ప్రొఫెసర్ బాలా స్వాగతం ఈ మాడ్యూల్ యొక్క రెండవ భాగం మొదలవుతుంది ఇది అభిరుచి సంఘర్షణ పై విశ్లేషణ మనము ఐదు ఎందుకు అనే సందేహాల వివరాలను ఉపయోగించాము ఈ ఎందుకు అనే సందేహాల వివరాలతో మనము చేసిన వినూత్న విషయాలను నేను ముందు ఇచ్చిన ప్రదర్శనతో పోల్చి చూసాము ఇది ఆసక్తి విశ్లేషణ యొక్క సంఘర్షణలో ఉంది మీరు చూసినది బహుళ సంబంధ అన్వేషణలు ఇది తరచుగా కూడా ఉపయోగించబడుతుంది కాబట్టి మీరు కూడా ప్రయత్నించవచ్చు ఇది సంక్లిష్టంగా మారుతుంది కాబట్టి దాన్ని ఎలా చేశామో పట్టిక వంటి దానిలో ఉంచడం పూర్తిగా అర్ధవంతమే ఇప్పుడు దృష్టాంత ప్రయోజనాల కోసం మనము ఆ Y యొక్క ఒక ప్రవాహాన్ని ఎంచుకున్నాము మరియు మనము దానితో పని చేయబోతున్నాము మరియు అక్కడ నుండి మన ఆసక్తి సంఘర్షణను పెంచుకుంటాము కాబట్టి దీని కోసం మనము విశ్లేషణ సంఘర్షణ కోసం ఏమి చేస్తున్నామో దాని యొక్క ప్రదర్శన భాగం అవుతుంది ఇది ఏమాత్రం పూర్తికాదు ఇది మీకు ఆసక్తిని కలిగించడానికి మరియు ఆసక్తి విశ్లేషణ యొక్క సంఘర్షణలో ఏమి చేయాలో మీకు అవగాహన కల్పించడానికి మేము చూపిస్తున్న ఒక భాగం సరే కాబట్టి మనకు ఏమి ఉంది కాబట్టి విద్యార్థులు నోట్స్ ను ఎందుకు పంచుకోవాలో మనము ప్రారంభించాము కాబట్టి మీరు తీసుకువచ్చిన మొదటి సమస్య ఇది పరిష్కరించడానికి తీవ్రమైన సమస్య మరియు మీరు చెప్పిన సమాధానం విద్యార్థులు ఇతర తోటి విద్యార్ధులు లేదా వివిధ అంశాలపై శ్రద్ధ చూపిన వ్యక్తుల నుండి మంచి నోట్స్ కోసం వెతుకుతున్నారు నాలా కాకుండా శ్రద్ధ చూపారు కాని ఇతర వ్యక్తులు ఇవ్వబడిన ఇతర అంశాలు ఉన్నాయి అందుకే మీరు బాగా నేర్చుకోవాలనుకుంటున్నారు తద్వారా నా తరగతిలో మంచి నోట్స్ తీసుకునే నేను ఇప్పటికే ఉన్న ఇతర క్లాస్మేట్స్ ఉత్తమమైన నోట్స్ వినియొగించేలా చేయగలను మరియు నా తరగతిలో బాగా నోట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మరియు ఆ స్థాయి వరకు మనము సమస్యను పరిష్కరించడానికి ఆసక్తి కలిగి ఉన్నాము అందువల్ల అభ్యాస ఫలితాలు అంటే ఏమిటో అర్థం చేసుకోగలరు మీరు తదుపరి అంశంని బాగా అర్థం చేసుకుంటారు మిగిలిన కోర్సు మొత్తంను దాని సమగ్ర అవగాహనతో బాగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి మనము ఇక్కడ ప్రారంభించబోతున్నాం నేను ఆ బాధ్యతను మీకు అప్పగించబోతున్నాను మీరు మొదట Y నుండి X రేఖా చిత్రంను నిర్మించవలసి ఉంటుంది అంటే నేను X పై అనుబంధ ప్రమాణముని మార్చుకుంటే ఇది ఒక Y నుండి X కు నిర్వచించబడింది కొన్ని అనుబంధ ప్రమాణ పనితీరు దానికది స్వంత మార్పులు చేసుకుంటుంది మరియు మేము మీ ప్రత్యేక స్థాయిని గుర్తించాలి మీరు చేయబోయేది అదే కాబట్టిమీకు వదిలేస్తున్నాను నితిన్ కాబట్టి అనుబంధ ప్రమాణము అంటే భాగస్వామ్యం చేయబడుతున్న నోట్స్ మొత్తం నోట్స్ పరిమాణం అని నేను ఊహిస్తున్నాను కాబట్టి సార్ మేము రేఖా చిత్రంలు తయారు చేయాలా లేదా ప్రొఫెసర్ బాలా లేదు మీరు దీనిని నమూనా రేఖా చిత్రం లాగా ఉపయోగించవచ్చు కాబట్టి ఇది కేవలం దృశ్యమాన ప్రాతినిధ్యం ఇది శాస్త్రీయ సమాచారం ఆధారిత రేఖా చిత్రం కాదు సిద్ధార్థ్ అవును x అక్షం లాగా నితిన్ కాబట్టి ఇది మార్చగల అస్థిరమైన అంశం నిజమేకదా మరియు ఇప్పుడు మనకు పరిమాణాత్మక అనుబంధ ప్రమాణము కావాలి అది మార్చబడుతున్న మొత్తం నోట్స్ ఆధారంగా మారుతుంది ప్రొఫెసర్ బాలా మీరు దాన్ని కొలిచే పనితీరు ఏమిటి నితిన్ కాబట్టి అభ్యాస ఫలితం యొక్క పనితీరు తప్పనిసరిగా మీ అంచనాలో మీ ఆటలో పాయింట్లు అవుతుంది నిజమేకదా ప్రొఫెసర్ బాలా మీ అంచనా స్కోర్లు నితిన్ అవును ప్రొఫెసర్ బాలా కాబట్టి కొలవగల పరామితిని కలిగి ఉండటం మంచి చిట్కా తద్వారా ఏమి జరుగుతుందో మనము చూడవచ్చు కొన్నిసార్లు మీరు ఉత్తమమైన గరిష్టము మరియు కనిష్టము ఉన్నట్లు కనుగొంటారు మొత్తం విధానము ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలనుకుంటున్నాము నితిన్ కాబట్టి ఇక్కడ మా ఊహ ఏమిటంటే ఎక్కువ నోట్స్ పంచుకోవడంతో విద్యార్థులు మంచి స్కోరు సాధిస్తారు ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏమిటి ప్రొఫెసర్ బాలా తదుపరి కార్యాచరణ మీకు ఎందుకు ఆసక్తి కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పవచ్చు నా ఉద్దేశ్యం మీకు ఆసక్తి ఉన్న స్థాయి ఈ సందర్భంలో మెరుగైన అభ్యాస ఫలితాలను ఆశిస్తున్నాము నితిన్ నిజమే ప్రొఫెసర్ బాలా కాబట్టి మీరు కలిగి ఉన్న X ని మీకు ఆసక్తి ఉన్న ప్రత్యేక స్థాయితో భర్తీ చేయాల్సి ఉంటుంది ఇది అభ్యాస ఫలితమే నితిన్ సరే ప్రొఫెసర్ బాలా నిజమే కాబట్టి సిద్ధార్థ్ ఈ అభ్యాసఫలితం అంచనా స్కోరు అని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ బాలా అంచనా స్కోరు అదే మనము ప్రదర్శిస్తున్నాము నా ఉద్దేశ్యం పనితీరును అంచనా వేయడం నితిన్ నోట్స్ పరిమాణం మరియు ఇది X Y రేఖా చిత్రం కదా ప్రొఫెసర్ బాలా నిజమే ప్రొఫెసర్ బాలా కాబట్టి మనం దీనితో ప్రారంభించవచ్చు కాబట్టి ఇప్పుడు సమాచారంను రేఖా చిత్రంగా చేయడానిని చూసుకుందాం కాబట్టి పరిమాణాత్మక సమాచారం వలె క్షమించండి గరిష్ట పరిమాణాత్మక సమాచారం అంటే ఎంత కనిష్టము ఉంటే ఎంత మరియు గరిష్టము అంటే ఏమిటి మరియు ఇక్కడ కనిష్టము ఏమిటి మరియు అవి ఎలా సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి మీరు అలాంటి రేఖను గీయవచ్చు నితిన్ సరే కాబట్టి మీరు చెప్పే ప్రకారం ఒక తరగతిలో ఒక రోజుతో లేదా కాలపరిమితిలో N అనే నోట్స్ సంఖ్య తో పంచుకోబడుతున్నాయి ఒక తరగతిలో ఒక రోజు లేదా కాలపరిమితిలో N అనే సంఖ్యతో నోట్స్ పంచుకోబడుతున్నాయి ప్రొఫెసర్ బాలా కాబట్టి మీకు ఎక్కువ సంఖ్యలో నోట్స్ ఉంటే నితిన్ అప్పుడు తదనుగుణంగా ప్రొఫెసర్ బాలా స్కోరు ఏమవుతుంది నితిన్ సరే ప్రొఫెసర్ బాలా మరియు తక్కువ సంఖ్యలో నోట్స్ లు పంచుకుంటే స్కోర్కు ఏమి జరుగుతుంది నితిన్ నిజమే ప్రొఫెసర్ బాలా అది ప్రత్యక్ష సహసంబంధం అవుతుంది విద్యార్థులు సహసంబంధం మంచిది కనుక ఇది ఏమిటి ప్రొఫెసర్ బాలా ఇప్పుడు మీరు అక్కడ రేఖా చిత్రంలు గీయవచ్చు సిద్ధార్థ్ అలాగే ప్రొఫెసర్ బాలా ఇది కాదు అలాంటి గీతను గీయండి కాబట్టి మీరు అధిక సంఖ్యలో నోట్స్ను పంచుకున్నప్పుడు అసెస్మెంట్ స్కోరు ఎలా ఉంటుంది నితిన్ సరే ఇది చాలా ఎక్కువ కాబట్టి ఇది బహుశా వేరే మార్గం అవుతుందని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ బాలా అవును సరే సరే సరే సాధారణంగా మనం చేసేది ఏమిటంటే మీకు మంచి విషయం ఉంటే ఎల్లప్పుడూ కుడి వైపున ఉండాలి నితిన్ సరే ప్రొఫెసర్ బాలా మరియు చెడ్డ విషయం ఎడమ వైపున ఉండాలి నితిన్ సరే ప్రొఫెసర్ బాలా సరే చాలా మంచి విషయం ఏమిటంటే అధిక స్కోర్లు ఉంటే మీకు తక్కువ సంఖ్యలో నోట్స్ పంచుకుంటే మీరు దానిని ఎడమ వైపున 'తక్కువ' గా ఉంచవచ్చు కాబట్టి రేఖా చిత్రం తారుమారు చేయండి సరేనా కాబట్టి తక్కువ సంఖ్యలో నోట్స్ ను పంచుకుంటే అప్పుడు మీకు తక్కువ స్కోర్లు లభిస్తాయి నితిన్ నిజమే ప్రొఫెసర్ బాలా కాబట్టి ఇది ఎలా పనిచేస్తుంది నితిన్ సరే ప్రొఫెసర్ బాలా మేము దీన్ని ఎందుకు చేస్తున్నామో నేను మీకు చెప్తాను కాబట్టి ఇక్కడ Y తక్కువ సంఖ్య తక్కువ స్కోర్లు సరే మనము స్కోర్లు పెంచినప్పుడు ఏమౌతుంది నితిన్ సంఖ్యను పెంచుతూ ఉండండి ప్రొఫెసర్ బాలా షేర్డ్ నోట్స్ ఈ అసెస్మెంట్ స్కోర్లో పెరుగుదల ఉంది నితిన్ కాబట్టి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో నోట్స్ పంచుకున్నారు ప్రొఫెసర్ బాలా అధిక సంఖ్యలో నోట్స్ను పంచుకున్నారు నితిన్ ఇది అధిక స్కోరుతో పరిష్కరించబడుతుంది ప్రొఫెసర్ బాలా అధిక స్కోర్లు నితిన్ కాబట్టి ఇప్పుడు మీకు ఈ రేఖా చిత్రం వచ్చింది ప్రొఫెసర్ బాలా మీకు ఈ రేఖా చిత్రం లభిస్తుంది నితిన్ ఈ రేఖా చిత్రం ప్రొఫెసర్ బాలా మేము దీన్ని ఎందుకు చేస్తున్నాం అంటే ఉత్తమమైన స్కోర్లు మీరు ఉంచాలనుకునే ఆదర్శవంతమైన పరిస్థితి ఏమిటంటే మీరు ఎక్కువ స్కోర్లు మరియు తక్కువ సంఖ్యలో నోట్స్ను పంచుకోవాలనుకుంటున్నారు నితిన్ మీరు వెతుకుతున్న వాంఛనీయమైనది అదే ప్రొఫెసర్ బాలా వాంఛనీయమైనది కాబట్టి ఎందుకు అని తెలుసుకుందాం నితిన్ సరే ప్రొఫెసర్ బాలా కాబట్టి ఈ నోట్స్ పంచుకోవడంలో మరియు మీరు అధిక సంఖ్యలో నోట్స్ను పంచుకుంటే దీని యొక్క మరొ వైపు ఏమిటి చుట్టూ చాలా నోట్స్ లను పంచుకోవడంలో ప్రతికూలత ఏమిటి మరియు నేను చెబుతున్నాను మీరు విద్యార్థి సిద్ధార్థ్ అని అనుకుందాం మీరు ఈ నోట్స్ అన్నింటినీ చూస్తారు మీకు కొన్ని ఉన్నాయి మీరు ఎనిమిది నోట్స్లను ఎనిమిది నోట్స్ బంచ్ ను కాపీ చేసారు లేదా ఫోటో తీశారు కాబట్టి దాని యొక్క మరొ వైపు ఏమిటి సిద్ధార్థ్ దీని అర్థం నేను ఎక్కువ సంఖ్యలో నోట్స్కు ప్రాప్యత పొందుతున్నాను అంటే నేను ఎక్కువ సమయం పెట్టుబడి పెడుతున్నాను ప్రొఫెసర్ బాలా సమయం నితిన్ తయారీలో ప్రొఫెసర్ బాలా కాబట్టి ఈ నోట్స్ లో ప్రతిదానిని తయారు చేయడానికి లేదా చూడడానికి ఎంత సమయం పెరుగుతుందో ఏ విద్యార్థికి సాధారణంగా సమయం ఉండదు సరే అందువల్ల తక్కువ సంఖ్యలో నోట్స్ ఆదర్శంగా ఉంటుంది నేను ఒక మంచి నోట్స్ లేదా రెండు నోట్స్ లను పొందుతాను మరియు నేను సరిగ్గా చేశాను కానీ అలా చేయడం ద్వారా నేను నిజంగా ఒకటి లేదా రెండింటిని మాత్రమే చూస్తున్నాను అవి మంచివి కావు కొన్నిసార్లు అవి మంచివి కొన్నిసార్లు అవి కావు మరియు కొన్ని నోట్స్లను కూడా కోల్పోవచ్చు కాబట్టి ఇది దీనికి కారణం సరే కాబట్టి ఇప్పుడు మీరు మరొక నోట్స్ తీసుకొని దాని వైపు సమయం కేటాయించవచ్చు సరే కాబట్టి తయారీకి సమయం నేను ఊహిస్తున్నాను సరే అది ఎడమ వైపున వెళుతుంది తద్వారా మీ మధ్య విభేదాలు ఉంటాయి కాబట్టి ఇది నోట్స్ భాగస్వామ్య సమస్యకు వ్యతిరేకంగా సమయం సరే ఇది మేము పరిష్కరించబోతున్నాం తద్వారా మనం చూడబోతున్నాము ఇప్పుడు మీరు తరగతుల్లో నాకు చూపించిన మంచి మార్గం సంఘర్షణ నమూనా సరే కాబట్టి మూలకం పేరు విలువ ENV మోడల్ అని కూడా పిలుస్తారు కాబట్టి మనము దీనిని సెకనుకు తీసివేస్తాము మరియు మనము మూలకంతో ప్రారంభిస్తాము సరే ఇది మీ విషయంలో ఉంది కాబట్టి మనకు అసెస్మెంట్ స్కోర్ ఉంది కాబట్టి అస్థిరమైన అంశం అక్కడకు వెళుతుంది నోట్స్ సంఖ్య భాగస్వామ్యం చేయబడింది విద్యార్థులు పంచుకున్న నోట్స్ సంఖ్య ప్రొఫెసర్ బాలా సరియైనది కాబట్టి ఇది విద్యార్థుల నోట్స్ సంఖ్యను పంచుకుంటుంది మరియు తరువాత ఎక్కువ మరియు తక్కువ ఉంది ఆపై మీరు మిగిలినవి చేయవచ్చు సరే అందువల్ల మనము ఎక్కడ ప్రారంభించాము కాబట్టి ఈ విద్యార్థి మనకు ఇవ్వడానికి ఎవరు ఎవరి అస్థిరమైన అంశం చూస్తున్నారు తద్వారా ఇక్కడకు వెళ్ళవచ్చు సిద్ధార్థ్ కాబట్టి మనము మన విద్యార్థుల వైపు చూస్తున్నాము ప్రొఫెసర్ బాలా మరియు ఈ వ్యక్తి ఇక్కడకు వెళ్తాడు నితిన్ పంచుకున్న నోట్స్ లు పంచుకున్న నోట్స్ల సంఖ్య ప్రొఫెసర్ బాలా కాబట్టి ఇది ఒకటి కాబట్టి మీరు అనుబంధ ప్రమాణమును రెండు విధాలుగా మార్చవచ్చు అదే మనము తక్కువ సంఖ్యలో నోట్స్లు మరియు అధిక సంఖ్యలో నోట్స్ ను పంచుకున్నాము చాలా తక్కువ మరియు ఎక్కువ చాలా బాగుంది కాబట్టి విద్యార్థి షేర్ చేసినప్పుడు ఏమి జరుగుతుందో ఇప్పుడు మీరు నాకు చెప్పాలి నా ఉద్దేశ్యం పంచుకున్న నోట్స్ సంఖ్య తక్కువ పంచు కున్న నోట్స్ సంఖ్య తక్కువ నితిన్ ఒక విషయం ఏమిటంటే అతను సిద్ధం చేయడానికి తీసుకునే సమయం స్పష్టంగా తక్కువగా ఉంటుంది ప్రొఫెసర్ బాలా ఇది మంచి విషయం నితిన్ ఇది మంచి విషయం ప్రొఫెసర్ బాలా ఎందుకంటే ఆ విధంగా అతను ఒక్కసారి మాత్రమే సిద్ధం చేయగలడు మరియు నేను పూర్తి చేసాను సరే కాబట్టి ఇది మంచి విషయం సిద్ధార్థ్ తయారీకి తక్కువ సమయం ప్రొఫెసర్ బాలా తయారీకి తక్కువ సమయం మరియు ఇది మంచి విషయం కాబట్టి మీరు దీన్ని ప్లస్ తో గుర్తించవచ్చు ఎందుకంటే ఇది సానుకూలంగా ఉంటుంది మీకు పెన్నులు ఉంటే నిజమే మరియు రంగు కోడ్ కూడా చేయండి నితిన్ కాబట్టి అవగాహన స్పష్టంగా తక్కువగా ఉంటుంది ఎందుకంటే అతను తన నోట్స్ ను మాత్రమే చూస్తున్నాడు ప్రొఫెసర్ బాలా ఒకటి లేదా రెండు నోట్స్ వద్ద మాత్రమే సిద్ధార్థ్ తక్కువ అవగాహన ప్రొఫెసర్ బాలా ఈ అంశంపై మీకు తక్కువ అవగాహన ఉంది ఇది మీకు ఇక్కడ ఉన్నదానికి సంబంధించినది చివరి గమనిక అది దానికి సంబంధించిన అంశానికి సంబంధించిన తరగతి అవగాహన నితిన్ కాబట్టి అది ప్రతికూలంగా ఉంటుంది ప్రొఫెసర్ బాలా కాబట్టి ఇది ప్రతికూలంగా ఉంది ఇప్పుడు అధిక సంఖ్యలో నోట్స్తో వెళ్లడానికి సానుకూలత ఏమిటి సిద్ధార్థ్ అతను చదవడానికి ఎక్కువ కంటెంట్ మరియు అతనికి మరింత అవగాహన అంశంపై మంచి అవగాహన ప్రొఫెసర్ బాలా సరే చాలా పాజిటివ్ సరే అదే సమయంలో ఎక్కువ సంఖ్యలో నోట్స్ ను పంచుకోవడం యొక్క తారుమారు స్తితి నితిన్ తయారీకి ఎక్కువ సమయం తీసుకుంటుంది ప్రొఫెసర్ బాలా తయారు చేయడానికి చాలా సమయం ఇప్పుడు అతను తన నోట్స్ ద్వారా మాత్రమే వెళ్ళాలి కానీ అతని తోటి విద్యార్ధులు నోట్స్ కూడా అలాగే ఉండాలి కాబట్టి ఇప్పుడు మన ఆశించిన ఫలితం లేదా రూపకల్పన ఆలోచనాపరులుగా మనం లక్ష్యంగా పెట్టుకున్న విషయం మనం రూపకల్పన ఆలోచనాపరులుగా అత్యాశగల వ్యక్తులము కాబట్టి మనకు రెండు సానుకూల స్తితులు మాత్రమే అవసరం సరే కాబట్టి మనకు అంశంపై మంచి అవగాహన మరియు తయారీకి తక్కువ సమయం కావాలి కాబట్టి ఇది మనము లక్ష్యంగా పెట్టుకున్నాము ఈ విశ్లేషణ యొక్క లక్ష్యం నేను సాధారణంగా ఆశించిన ఫలితాన్ని కలిగి ఉంటాను మరియు ఉన్నదాన్ని అక్కడ ఉంచాను మరియు నేను బాణం గుర్తుతో చూపించాను మీరు ఈ రెండింటిపై అతికించవచ్చు కాబట్టి ఏదైనా పరిష్కారం మీకు తరువాతి దశలలో రావచ్చు మీరు తిరిగి వచ్చి చూడాలి ఇది తయారీ సమయాన్ని తగ్గించిందా ఇది విద్యార్థికి అంశంపై అవగాహన పెంచిందా అని తద్వారా అది మీకు కావలసిన ఫలితం వస్తుంది అక్కడే మీరు దీనికి పరిష్కారం కొరకు పని చేస్తున్నారు మీరు ఏదైనా పరిష్కారం పొందినట్లైతే మీరు తిరిగి వెళ్లి దీనిని సూచించాలి సరే కాబట్టి ఇది ఆసక్తి విశ్లేషణ యొక్క సంఘర్షణ మనము కొన్ని బిందువులను చూశాము వాటిలో ఒకటి మీరు దీన్ని చూడలేని వైపు తిప్పాము మనము తెలివితో సంబంధిత రేఖా చిత్రం భుజాలను తారుమారు చేసాము ఈ రేఖా చిత్రంను మనము పరస్పరం పంచుకుంటాము తద్వారా మనకు చర్చించడానికి వాలుగా ఉండే రేఖ ఉంది మనము అలా చేయటానికి కారణం ఏమిటంటే మనము రెండు సందర్భాల్లో ప్లస్లో చూసిన ఆశించిన ఫలితాల వాంఛనీయతను కోరుకుంటున్నాము పైన ఉండాలి మరియు తద్వారా తయారీలో తక్కువ సమయం మనం మానసికంగా ఊహించగలము అధిక స్కోర్లు అంటే మనం కోరుకునేది మరియు తక్కువ నోట్స్ను పంచుకోవడం మనము కోరుకుంటున్నాము కాబట్టి ఈ రెండింటినీ మనము కోరుకుంటున్నాము నోట్స్ తక్కువ భాగస్వామ్యంతో అధిక స్కోర్లను కోరుకుంటున్నాము మరియు మనము అలా చేయుటకు కారణం ఏమిటంటే మనము మన విద్యార్థుల కోసం తయారీ సమయాన్ని తగ్గించగలము కాబట్టి మనము ఆసక్తిగల విశ్లేషణ యొక్క సంఘర్షణతో కలిపే ఐదు ఎందుకు అనే సందేహాల వివరాలను బహుళ ఎందుకు విశ్లేషణలతో ఈ విధంగా వ్యవహరించవచ్చు ఇప్పుడు దీనితో మీరు తదుపరి శిక్షణ యొక్క ప్రతి సమితి అయిన పరిష్కార దశకు వెళ్ళవచ్చు మీరు పరిష్కారంతో పూర్తి చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా తిరిగి వచ్చి ఇక్కడ తనిఖీ చేసి సంఘర్షణను పరిష్కరించారా లేదా అని తనిఖీ చేయండి మరియు అది మనకు విశ్లేషణ దశను ముగుస్తుంది ధన్యవాదాలు